మనం ప్లాన్ స్పేస్ ప్లానింగ్ను పరిశీలిస్తున్నాము మరియు మనం చివరి తరగతిలో ప్లానింగ్ లీజు కమిట్మెంట్ ప్లానింగ్ నుండి పాక్షికంగా వివిధ పేర్లతో చర్చిస్తున్నాము మరియు ప్లాన్ స్పేసెస్ ప్లానింగ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే సాధ్యమయ్యే అన్ని ప్లాన్ల స్థలంలో ప్లాన్ స్పేస్ ప్లానింగ్ కొనుగోలు చేయండి మరియు ఒక ప్రణాళిక నాలుగు టోప్పుల్గా సూచించబడుతుంది ఇక్కడ మొదటిది చర్యలు ఎందుకంటే అవి వాటి లోపల వేరియబుల్స్ తో ఆపరేటర్లు కావచ్చు ఆపై క్యాజువల్ లింక్లను ఆర్డర్ చేయడం మరియు ఆపై స్థిరాంకాలను బైండింగ్ చేయడం ఒక ప్రణాళిక ప్రాథమికంగా ఈ 4 టోపిల్తో రూపొందించబడింది మరియు π0 ఎల్లప్పుడూ A0 మరియు A∞ అనే రెండు చర్యలతో ఉంటుందని మనం గమనించాము మరియు అది ఒక ఆర్డరింగ్ లింక్గా ఉంటేA∞ కంటే ముందు A0 జరుగుతుందని చెబితే బైండింగ్ స్థిరాంకాలు ఎటువంటి క్యాజువల్ లింక్లు లేవని తెలుసు మరియు ఇది ఎల్లప్పుడూ ప్రణాళికల స్పేస్ ప్లానింగ్లో ప్రారంభ స్థానంగా ఉంటుంది ఇక్కడ A0 అనేది ఒక చర్య దీని ముందు షరతులు శూన్యం మరియు ఇతర పరిస్థితులు ప్రారంభించబడ్డాయి ప్రతిదాని యొక్క ప్రారంభ స్థితిలో అంకితం ఏది అయినా A0 చర్యల ప్రభావం మరియు మీరు లక్ష్యాన్ని అంచనా వేసే చర్యలో అనంతం మరియు ఎటువంటి ప్రభావాన్ని చూపదు అటువంటి స్థలంలో ప్రారంభ నోడ్ రెండు చర్యల యొక్క ఈ పెయిర్ మరియు వాటి మధ్య సాధారణ నిర్బంధం మనం మొదట అల్గారిథమ్లపై వ్రాసి ఆ స్థిరాంకాల గురించి చర్చిద్దాం ప్లాన్ స్పేస్ ప్లానింగ్ కోసం ఉన్నత స్థాయి అల్గారిథమ్లు ప్రారంభ ప్రణాళిక అయిన π0 తో ప్రారంభమవుతుంది మరియు మనం సాధారణంగా ప్లాన్ల స్టాండ్లకు πని ఉపయోగిస్తాము మనం π నుండి π0 ని ప్రారంభిస్తాము మరియు ఆపై మనం వాటిని మళ్లీ మరియు ఒక క్షణం పై చేసే లోపాలను చర్చిస్తాము ప్లాన్ స్పేస్ ప్లానింగ్లోని ప్రాథమిక వ్యూహం ఏమిటంటే లోపాల కోసం ప్రణాళికను తనిఖీ చేయడం మరియు ఆ లోపాలను తప్పనిసరిగా ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి ప్రయత్నించడం మరియు మీరు ఇక్కడ మనం నాన్డిటర్మినిస్టిక్ ఆపరేటర్గా పిలుస్తాము దానిని మనం ప్లాన్లో ఉన్న లోపాన్ని మళ్లీ క్షణంలో నిర్వచించే లోపాల సెట్ నుండి కొంత లోపాన్ని ఎంచుకుంటాము మరియు ఆ లోపాలను పరిష్కరించడానికి మన దగ్గర మెకానిజం ఉ౦దని ఊహి౦చుకునేలా పరిష్కరి౦చేవారి కోస౦ వెతుకుతున్నారా అవి ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు ఆపై మళ్లీ ఎంచుకోండి అని చెబుతాము రిసల్వర్ల సెట్ ఎంప్టీగా ఉంటే మీరు ప్లాన్ని కనుగొనలేరు లేకపోతే రిసల్వర్ R సెట్కు చెందినది ఎంచుకోండి నాన్డెటర్మినిస్టిక్ సరైన ఎంపిక చేస్తుందని మళ్లీ మనం ఊహిస్తాము ఈ దశలో మనం ఆచరణలో ఎంప్టీగా తిరిగి రావచ్చు ఈ ఆలోచనతో మీకు ఇప్పుడు మార్పిడి తెలుసు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మనం ఇలాంటి నాన్డెర్మిసమ్ అల్గారిథమ్ల గురించి మాట్లాడుతాము ఇది ప్రాథమికంగా బ్యాక్గ్రౌండ్లో మిస్ట్ గణనను నిరోధించడాన్ని సూచిస్తుంది అక్కడ శోధన తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి మీరు ఈ సెట్ నుండి ఒక లోపాన్ని ప్రయత్నించి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు మరియు ప్రతి ఒక్కటి ఉంటే మీరు వెనుకకు ట్రాక్ చేసి తదుపరి లోపాన్ని ప్రయత్నించండి మరియు దాన్ని పరిష్కరించండి అలాగే మీరు లోపాన్ని ఉపయోగించడానికి మరియు ముందుకు తీసుకువెళ్లడానికి ఒక పరిష్కారాన్ని ఎంచుకుంటారు మరియు మీరు ప్రతి ఒక్కరైతే మీ బ్యాక్ట్రాక్ చేసి తదుపరి పరిష్కారాన్ని ప్రయత్నించండి ముఖ్యంగా ప్రస్తుతం ఈ నాన్డెటర్మిసమ్ ఎంపిక ఆపరేటర్ల వెనుక ఒక శోధన పొందుపరచబడింది మరియు దానితో మనకు బాగా తెలిసిన వారు ఈ అల్గారిథమ్ల యొక్క సేకరణ నిబంధనను ఎంచుకునే స్వభావం నిర్ణయాత్మకం కాదని భావించవచ్చు అప్పుడు మనం ఒక π1 లేదా π పైన అప్లై చేద్దాం అంటే ఎంచక్కా πకి ఆపరేటర్ వర్తిస్తుంది ఇక్కడ మనం కరిగిపోయే లోపం యొక్క సెట్ కోసం వెతుకుతున్నాము ఆపై మనం ఒకటి పరిష్కరిణిని ఎంచుకొని ఆ రెండు πని వర్తింపజేస్తున్నాము అంటే ప్లాన్కు కొంత పని చేయండి ఏదో ఒక విధంగా ఆ లోపాన్ని తొలగించండి ఆపై ప్లాన్ను తప్పనిసరిగా అప్డేట్ చేయండి మరియు ప్లాన్లో తప్పనిసరిగా లోపాన్ని కలిగి ఉన్నంత కాలం అది చేస్తూనే ఉంటుంది మనం ఉనికిలో ఉన్న స్థలం మాత్రమే వైఫల్యం కాబట్టి ఉనికిలో ఉన్న తర్వాత మనం కేవలం πకి తిరిగి వస్తాము కానీ ఉన్న ఇతర ప్రదేశం ఏమిటంటే వాటి మధ్య లోపానికి పరిష్కరిణిని మనం కనుగొనలేనప్పుడు తప్పిపోయిన అన్ని పరిష్కారాలను కనుగొనడం ఆపై మనం అవి రెండు రకాల లోపాలు అని చర్చిస్తున్నాము ఒకటి బహిరంగ లక్ష్యం మరియు మరొకటి త్రెట్ మనం ఇంతకు ముందు చూసిన ఈ ఉత్కంఠ గురించి చర్చిద్దాం గోల్స్ టైప్ ప్లానింగ్ వంటి అల్గారిథంలు లక్ష్యాలను ఒక్కొక్కటిగా ఛేదించి మొదటి లక్ష్యాన్ని తరువాత రెండవ లక్ష్యాన్ని ఒక్కొక్కటిగా ఛేదించేలా చేసే లక్ష్యాల టైప్ ప్లానింగ్ వంటి అల్గారిథమ్లు చూపించినట్లు గుర్తుంచుకోండి మరియు మనం AB మరియు BC వంటి లక్ష్యంతో ఇలాంటి సమస్యతో ఉన్నట్లు చూపబడతాము ఇది లక్ష్యాన్ని నిర్దేశించినట్లయితే ఇది మా సిస్టమ్లో రెండు లక్ష్యాలను కలిగి ఉన్న అనంతం ద్వారా సూచించబడుతుంది అది BC లో చిన్న రకాలు అయితే ఏమిలేదు ఇది వార్షికంగా సస్పెన్స్ అని మీరు గుర్తుంచుకుంటే లక్ష్యాల స్థితి B పై ఒక Bs వద్ద మరియు Bs పై C మరియు ప్రారంభ స్థితి C A పై ఉంది మరియు B పట్టికలో A ఉంది దానిని మీరు మళ్లీ గుర్తు చేసుకుంటారు మీరు ఇన్పుట్ లేకుండా A0 ద్వారా ప్రాతినిధ్యం వహించవచ్చు మరియు ఇక్కడ ఉన్న ఏదైనా గ్లోబల్ నార్మ్స్ ఎంప్టీగా ఉందని చెప్పండి మనం A1 నిబంధనలతో వ్యవహరిస్తున్నాము ఈ చీమల కోసం A1 టేబుల్ B clear కోసం దీన్ని తీసుకోండి CA పైన A clear కాబట్టి సస్పెన్స్ మోనోపోలీ ప్రాబ్లమ్ అంటే ఎండ్ యాక్షన్ అంటే యాక్షన్ స్టార్ట్ చేయండి మనకు మూడు బ్లాక్ల సాధారణ సమస్య ఉంది మరియు మనం ఇంతకు ముందు ఏమంటే మీరు BC లో AB కలిగి ఉన్న రెండు గోల్స్లో వాటిని ఒక దాని తరువాత ఒకటి పరిష్కరించడానికి ప్రయత్నిస్తారని మీరు చెప్పడానికి ప్రయత్నిస్తే మొదటిది నేను ABలో పూర్తిగా పరిష్కరిస్తాను అప్పుడు నేను పూర్తిగా BC లో పరిష్కరిస్తాను మీరు రెండవ లక్ష్యాన్ని చేసినప్పుడు మీరు తప్పనిసరిగా చేయలేని ఇతర ఆర్డర్ మీరు ఇంతకు ముందు సాధించిన మొదటి లక్ష్యాన్ని అసూయ పడేలా డిస్క్ రుద్దుతుంది ఈ లక్ష్యాలు మనం నిర్దేశించుకున్నవి నాన్సింగులర్ లిసబుల్ మరియు మీరు స్పేస్ ప్లానింగ్ ప్లాన్లను చూడాలనుకుంటున్నది అటువంటి సమస్యలను పరిష్కరించడానికి మరియు సరైన పరిష్కారాన్ని కనుగొనే అవకాశాన్ని అందిస్తుంది మీరు ఈ సమస్యకు మీ మనస్సులో పరిష్కారాన్ని రూపొందించినట్లయితే ఇది ప్రారంభ స్థితి మరియు లక్ష్య స్థితి సరైన పరిష్కారం ఆరు దశల పరిష్కారం మీరు మొదట A నుండి పన్ను చెల్లించని దానిని టేబుల్పై ఉంచండి ఆపై Bని Cకి ఉంచండి అంటే మరో రెండవ చర్య ఆపై A ని C కి పెట్టండి అంటే ప్లానింగ్లో మరో రెండు యాక్షన్ గోల్స్ ఈ ఆరు దశల ప్రణాళికను ఎప్పటికీ కనుగొనలేవు మరియు ప్లాన్ స్పేస్ ప్లానింగ్ దానిపై ఎందుకు ఆసక్తి చూపుతుంది అనే ప్రభావాన్ని కనుగొనవచ్చు ఇప్పుడు మీరు ప్లాన్లో సెట్ చేసినందున అవి రెండు రకాల లోపాలను కలిగి ఉంటాయి ఒకటి లక్ష్యం లేదా ఓపెన్ గోల్లను తెరవడం మనం సింథటిక్ ఇగ్నోబ్లీ అనే రెండు పదాలను ఉపయోగిస్తాము మరొకటి త్రెట్ కాబట్టి ప్రస్తుతానికి ఈ పాక్షిక ప్రణాళిక కేవలం రెండు చర్యలు A0 మరియు A∞ రెండు లోపాలుగా మాత్రమే మరియు అవి రెండు ఓపెన్ గోల్లు ఈ ప్రిడికేట్ను సరఫరా చేయడంలో ఏమీ లేదని చెప్పేది మనకు కావలసింది ఈ ప్రిడికేట్ను సరఫరా చేసే కొన్ని చర్యలు మరో మాటలో చెప్పాలంటే ప్రతి బహిరంగ లక్ష్యం తప్పనిసరిగా సహాయక క్యాజువల్ లింక్ను కలిగి ఉండాలి అంటే మనం ఇక్కడ కొంత చర్యను కలిగి ఉండాలి ఇది వాస్తవానికి చాలా త్రెట్లను వినియోగించే ఈ సూచనను ఉత్పత్తి చేస్తుంది త్రెట్లను పరిశీలించిన రూపాన్ని చూద్దాం తీయటానికి కొంత పాయింట్ చెప్పుకుందాం Pickup ఒక బ్లాక్ అని చెప్పండి నేను ఈ పై నుండి క్రిందికి గీస్తున్నాను ఓపెన్ ప్రాక్టీస్ కొరకు చాలా పుస్తకాలు ఉన్నాయి M సిటీ ఇక్కడ కొంత మార్గం మరియు నేను డ్రా చేయని పై నుండి క్రిందికి ఆర్డర్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చర్చించడానికి మనకు కొన్ని చర్యలు మాత్రమే ఉన్నాయి ఆపై కొంత మార్గంలో మనం చర్యను కలిగి ఉన్నాము కాబట్టి yకి స్టాక్ n అని చెప్పనివ్వండి మీరు ప్రాక్టీస్ని కూడా తెరిచినప్పుడు వేరియబుల్స్ నుండి స్థిరాంకాలను వేరు చేయడానికి నేను మీకు ఈ ప్రశ్న గుర్తు చేస్తాను n అనేది బ్లాక్ పేరు n మరియు ఈ ప్రశ్న గుర్తు y అంటే ఇది వేరియబుల్ అని అర్థం మీరు n స్టాక్ n1 ని ఏ బ్లాక్ చేస్తారో మాకు తెలియదు కొన్ని కారణాల వల్ల మీరు ఈ చర్యను పొందారు మరియు ఇది ఆర్డరింగ్ మరియు ఇది ఆర్డర్ చేయడం సంతోషంగా ఉంది మరియు దీని కోసం B షరతుల్లో ఒకటి స్పష్టంగా M అని చెప్పుకుందాం ఇతర B షరతు ఉంది ఇది టేబుల్పై తప్పనిసరిగా BMT మరియు M తప్పనిసరిగా b ఉండాలి మరియు ఈ స్పష్టమైన M యొక్క ఒక కఠినమైన చర్యను గుర్తుంచు కుంటుంది ఇది లోపాలను పరిష్కరించే లక్ష్యం అని చెప్పుకుందాం మీరు ఈ బహిరంగ లక్ష్య లోపాన్ని ఎలా పరిష్కరిస్తారు అవి రెండు అవకాశాలు ఒకటి ప్లాన్లో ఇప్పటికే ఉన్న చర్య సూచనను అందించగలదు అంటే ఇప్పటికే ఏదో విధంగా చర్య తీసుకోవచ్చు మరియు మీరు ఆ చర్య నుండి ఈ చర్యకు క్యాజువల్ లింక్ను ఏర్పాటు చేసుకోవచ్చు ఇది స్థిరంగా ఉంటుంది మరియు దీని ద్వారా మనం ఆర్డరింగ్ లింక్లను స్థిరంగా ఉంచుతాము మరియు దానిలో తప్పనిసరిగా ఎటువంటి చక్రాలు లేవని అర్థం కొత్త చర్యను జోడించడానికి ఓపెన్ గోల్ జాబితాను ఆర్డర్ చేయడం మరొక మార్గం ఉదాహరణకు ఈ పరిస్థితిలో AB లేదా BCపై సరఫరా చేసే చర్య ఏదీ లేదు మనం కొత్త చర్యను జోడించడానికి పోల్చాము ఉదాహరణకు మనం స్టాక్లు AB అని చెప్పవచ్చు మరియు ఇది ABకి ఈ క్యాజువల్ లింక్ను అందిస్తుంది బహిరంగ లక్ష్యాన్ని పరిష్కరించడంలో రెండవ మార్గం ఏమిటంటే ప్లాన్కి కొత్త చర్యను జోడించడం మనం ప్లాన్కి చర్యను ఎలా జోడించాలి మనం ఈ చర్యల సమితికి చర్యను జోడిస్తాము ఆపై మనం మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించే సూచనకు ఈ కొత్త చర్య నుండి క్యాజువల్ లింక్ను జోడిస్తాము మరియు ఇక్కడ నిర్దిష్ట ఆర్డరింగ్ లింక్ అని అర్థం మరియు ఏదైనా స్థిరాంకం ఉంటే మరియు మనం ఉదాహరణకు మీరు A మరియు Y పూర్తి B కి సమానమైన స్టాక్ xy మరియు xని జోడించాలని అనుకుంటున్నారు కానీ ఆ భాగాన్ని తప్పనిసరిగా దాటవేస్తారు అలాగే మీరు స్టాక్ BC ద్వారా ఇది సాధించబడిందని చెప్పవచ్చు స్పేస్ ప్లానింగ్లో మనం చేస్తున్న ఇతర విషయాలు స్టాక్ క్యాజువల్గా ఓపెన్ గోల్లను పరిష్కరించడం ఇది ఇప్పటికీ బ్యాక్వర్డ్ ఫ్లేవర్ గా ఉంది ఎందుకంటే ఓపెన్ గోల్లు గోల్స్ స్టేట్లో మాత్రమే ఉంటాయి మరియు కొత్తవి బిల్డింగ్లో ఉంటాయి కానీ మీరు మొదట కొన్ని బహిరంగ లక్ష్యాలను సంతృప్తి పరచడం ముగించి ఆపై ఇక్కడకు వెళ్లే అవకాశం ఉంది తప్పనిసరిగా అటువంటి స్థిరమైన క్రమం లేదు ఇక్కడ గమనించిన ప్లాన్ల స్పేస్ ప్లానింగ్ విషయంలో మరొకటి ఏమిటంటే స్టేట్ ప్లేస్ ప్లానింగ్లో చర్య యొక్క ఎంపిక మరియు చర్యలో స్థానం రెండూ ఏకకాలంలో ఒక కదలికలో ఉంటాయి ఉదాహరణకు ఫార్వర్డ్ స్పేస్ ప్లేస్ ఇది తదుపరి చర్య అని చెబుతుంది అంటే చర్యను ఎంచుకోండి మరియు తదుపరి స్థానం కూడా ప్లాన్లో తదుపరిది అని సెట్ చేయండి అవి ప్లాన్ అయినందున మీరు n దశల నుండి ప్లాన్లో నిర్మించే బ్యాక్వర్డ్ స్టేజ్ స్పేస్ సెర్చ్లో కూడా క్రమక్రమ చర్యలు ప్లాన్ స్పేస్ ప్లానింగ్లో మనం ఈ యాక్షన్ స్టాక్ A పైన B మరియు స్టాక్ B పైన Cని ఎంచుకుంటాము అయితే వాటి మధ్య మీరు ఇప్పటికే పెండింగ్లో ఉన్న దాని గురించి మనం ఏమీ చెప్పలేదు మనం చర్యలో ఎంచుకునే పనిని వేరు చేస్తాము మరియు చర్యపై ఆర్డరింగ్ను తప్పనిసరిగా ఇన్ఫ్యూజ్ చేస్తాము తద్వారా అది స్వతంత్రంగా ఉంటుంది సూత్రప్రాయంగా ఇది మొదట మధ్యలో కొన్ని చర్యను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది ఉదాహరణకు వారు ప్లాన్కు చాలా ప్రాక్టికల్గా ఏదైనా కలిగి ఉంటే మరియు అది ఆచరణాత్మకమైనదని మాకు తెలిస్తే మనం దానిని మధ్యలో ఎంచుకోవచ్చు మరియు మనం స్థలం నుండి b ప్రదేశానికి వెళ్లే ఉదాహరణను ఎంపిక చేసుకుంటాము ఉదాహరణకు ఇక్కడ నుండి అక్కడికి వెళ్లాలంటే నేను ముందుగా ఢిల్లీకి విమానంలో వెళ్లాలని చెబుతాను మరియు ఆ చర్యను మధ్యలో ఉంచాను ప్లాన్ల స్పేస్ ప్లానింగ్ మిమ్మల్ని అలా చేయడానికి అనుమతిస్తుంది అయితే ఈ రకమైన లిస్టింగ్కు మరింత ఎక్కువ స్టాక్లో ప్లాన్లో ఇంకా ఎక్కువ నిర్మాణం అవసరం మరియు నిర్మాణం ప్రకృతిలో కష్టంగా ఊహాత్మకమైనది మీరు ఉన్నత స్థాయి చర్యలలో అగ్రస్థానానికి చేరుకుంటారు మరియు మీరు పరిగణించని తక్కువ దిగువ చర్యలకు నిర్వచించండి ఇక్కడ మనం చర్య స్థాయిలో పని చేస్తాము ఇది ఒక ప్లాట్ స్థాయిలో ఉంటుంది ఇది కొంత వరకు వెనుకబడిన శోధన యొక్క రకంగా ఉంటుంది మనకు ఇక్కడ ఈ clear ఉంది మరియు క్లియర్ MB చేయండి అని చెప్పండి అది ఇవ్వకూడదని చెప్పండి ఇప్పుడు m నుండి x నుండి ఏమిటి మరియు అది దీన్ని ఉత్పత్తి చేస్తుంది నేను చుక్కల రేఖను సూచించే క్యాజువల్ లింక్కి ఉపయోగిస్తాను అంటే ఇది దీన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది తప్పనిసరిగా వినియోగించ బడుతుంది ఇది తప్పనిసరిగా దీనికి ముందు జరిగేది ఈ చర్యను నా ప్లాన్కు సెట్ చేయడంలో క్షణం ఇందులో మనం ఏమి చేస్తాము వారు ఇప్పటికే నా ప్లాన్లో ఈ నాలుగు చర్యలు రెండు ప్రారంభ చర్యలు మరియు ఈ రెండు చర్యలు ప్లాన్లో ఉన్నాయి ఆపై నేను ఈ చర్యను M నుండి స్టాక్ను జోడించాను మరియు దానిని జోడించాను ఎందుకంటే నేను స్పష్టమైన M యొక్క ఈ లక్ష్యాన్ని పరిష్కరించాలనుకుంటున్నాను కానీ నేను ఈ ప్రణాళిక నిర్మాణాన్ని కలిగి ఉన్న క్షణం ఇది ఒక లోపాన్ని కలిగి ఉంది ఇది తప్పనిసరిగా త్రెట్ రకంగా ఉంటుంది మరియు త్రెట్ ఏమిటి త్రెట్ ఏమిటంటే ఇక్కడ సాధారణం లింక్పై ప్రాథమికంగా త్రెట్ సాధారణం లింక్కి ఉంది ఎల్లప్పుడూ ఏదో ఒక సాధారణ లింక్కు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తుంటే సాధారణ లింక్ ఏమి చేస్తోంది ఈ చర్య ఈ Pickup చర్య ద్వారా వినియోగించబడే స్పష్టమైన mని ఉత్పత్తి చేస్తోందని క్యాజువల్ లింక్ చెబుతోంది నేను తప్పనిసరిగా నా ప్లాన్లో సాధారణ లింక్ను ఏర్పాటు చేసాను ఇప్పుడు ఇక్కడ వేరియబుల్స్ ప్రమేయం ఉన్నందున ఈ మూడు చర్యల యొక్క క్రమం ఏమిటో మనకు తెలియదు అయితే మనం ఇది ఇంతకు ముందు ఒకసారి కాదు కానీ వీటికి మధ్య ఇది ఎలా జరుగుతుందనే దాని గురించి మనం ఏమీ చెప్పము వీటిని కూడా తీసుకోండి అప్పుడు పుట్ ఎసెన్షియల్ రేట్ అంటే ఈ చర్య ఈ రెండు చర్యల మధ్య వస్తుంది మరియు ఈ y M లో ఉంటుంది అంటే Pickup కోసం నాకు స్పష్టమైన M అవసరం అని అర్థం అయితే M కు ఈ స్టాక్ n కంటే ముందు జరిగితే అది ఈ రెండు చర్యల మధ్య జరుగుతుంది ఇది త్రెట్ డేటా అని చూద్దాం మరియు ఇది మొదట జరుగుతుంది ఇది తరువాత జరుగుతుంది ఇది మూడవది ఈ చర్య ఈ చర్యకు ముందు ఈ చర్య తర్వాత జరుగుతుంది మరియు ఈ yM లేదా M కి బాండ్ చేసే అవకాశం ఉంది అప్పుడు మీరు ఈ సాధారణ లింక్ను నాశనం చేసే వివరాలను చూడవచ్చు ఎందుకంటే పికప్ కోసం m clear అవసరం M కి n ని పెట్టడం ద్వారా M కోల్పోయింది అని క్లియర్ చేస్తుంది ఈ చర్య ఈ సాధారణ లింక్కు త్రెట్ మనం చివరి తరగతిలో చర్చించాలని అనుకుంటున్నాను మరియు చర్య అనేది త్రెట్ మరియు మీరు త్రెట్ అని చెప్పినప్పుడు అది సాధారణ లింక్కు సంభావ్య త్రెట్ లను అల్గారిథమ్ చేస్తుంది అది ఉత్పత్తి చేయగలిగితే అది ఏమి ఉత్పత్తి చేయగలదు ఇది ప్రభావంగా స్పష్టంగా y ని ఉత్పత్తి చేయగలదు ప్రభావాలు క్రింద ఉన్నాయి మరియు p షరతు ఏమిటంటే అది ప్రభావాన్ని ఉత్పత్తి చేయగలదు మనం దీనిని p కాదు అని పిలుద్దాం ఈ చర్య ద్వారా అవసరమైన p షరతుతో అనంతం ఈ పరిస్థితిని నాశనం చేస్తుంది అలా చేయగలిగితే ఇతర వార్డులలో y అనేది Mతో అనంతం కావచ్చు మరియు చాలా మంది అనంతం అని అంటారు మనం M సాధ్యమేనని అంటే మరియు ఈ చర్య ఈ చర్య తర్వాత జరుగుతుంది మరియు ఈ చర్యకు ముందు ఈ చర్య జరుగుతుంది ఈ మూడు షరతులు My మారాలి మరియు దీని మధ్య ఆశ్చర్యకరంగా ఉన్నప్పుడు త్రెట్ ఏర్పడుతుంది మరియు నా ప్లాన్ చాలా కాలం పాటు చెల్లుబాటు అయ్యే ప్లాన్ ఎందుకంటే ఇది ఓపెన్ గోల్కి వస్తుందని తెలుసు అది ఎక్కువ కాలం సంతృప్తి చెందుతుంది ఎందుకంటే సాధారణం లింక్ దీన్ని సంతృప్తి పరుస్తుంది కానీ ఖచ్చితంగా ఈ మధ్య చర్య సాధారణం లింక్ వద్ద నాశనం చేయబడింది కాబట్టి త్రెట్ అనేది ఒకటిలో ఒక ప్లాన్లోని ఇతర రకమైన లోపం ఇది ఒక రకమైన బహిరంగ లక్ష్యం ఇతర రకానికి మద్దతు ఇచ్చే వారు త్రెట్లను ఎలా పరిష్కరించాలో త్రెట్ ఉందా పరిష్కరిణి త్రెట్ ఒకటికి పశ్చిమాన మూడు ఉన్నాయి ఈ ఉదాహరణలో వేరుచేయడం జరిగింది ప్రాథమికంగా బైండింగ్ స్థిరాంకాల జోడించు అని చెప్పండి మరియు ఇది ఏకీకృతం కాలేదని నిర్ధారించుకోండి అంటే దీన్ని జోడించడం తప్పనిసరిగా బైండింగ్ స్థిరాంకాల ను సెటప్ చేయవచ్చు ఒక వైపు నేను ఈ n ని M కు పేర్చడం లేదని వారు తెలుసు కోగలరు నేను వేరొకదానికి తెలిసిన వాటిని పేర్చుతాను అంటే x దేనికైనా తెలిసిన దానికి M ఉచితం త్రెట్లను పరిష్కరించడానికి అది ఒక మార్గం దానిని తగ్గించడం అనేది మరొక మార్గం దానిని తగ్గించడం డిమోషన్ అంటారు A చర్య అనేది లింక్ కాల్కి త్రెట్ అని చెప్పుకుందాం A ఒక చర్య A2లో కొంత అంచనా p ఇది A1 ఇది A2 మరియు ఇది చర్య A ఒక మార్గం కాబట్టి p వేరే అని చెప్పండి ఇది వేరు మరొకటి డిమోషన్ అంటే ఆ A చర్య ఈ Pickup తర్వాత జరుగుతుంది అని చెబుతుంది అంటే A2 కి ముందు జరిగే లింక్ని జోడించండి నేను ఆర్డరింగ్ లింక్ని బైండింగ్ చేసినప్పుడు సంబంధిత ప్రదేశానికి జోడించు అని చెప్పినప్పుడు నేను స్థిరాంకాలను బైండింగ్ చేసినప్పుడు నేను తప్పనిసరిగా ఈ సెట్కి జోడించాలి దానికి నేను తప్పనిసరిగా జోడించాలి నేను చర్యను తగ్గించగలను మరియు అది తగ్గించబడిందని మనం చెప్పగలను అది తర్వాత జరుగుతుంది అవి కూడా త్రెట్లను పరిష్కరిస్తాయి ఎందుకంటే ఈ స్పష్టమైన Mను ఏదీ వివాదాస్పదం చేయడం లేదు ఎందుకంటే ఇవన్నీ జరిగేవి కొన్ని తరువాత మరొక మూడొందలు ఉన్నాయి మనం ఊహించగలిగే ప్రమోషన్గా మీరు A1 ని మళ్లీ ఆర్డర్ చేసే లింక్ల సెట్కు జోడించవచ్చు మనం ఓపెన్ గోల్ కోసం ప్రాథమికంగా ఐదు పరిష్కారాలను కలిగి ఉన్నాము మాకు రెండు పరిష్కారాల లక్ష్యం ఉంది నేను పాత చర్యను మాత్రమే చెబుతున్నాను దీని ద్వారా నా ఉద్దేశ్యం ఇప్పటికే ఉన్న చర్య ఇప్పటికే ఉన్న చర్యలు సరైనవి కావచ్చని కొత్త చర్యను ఆదేశించండి ఓపెన్ గోల్ని పరిష్కరించడానికి మీరు కొత్త చర్యను జోడించలేకపోతే ఇప్పటికే ఉన్న కొన్ని చర్యలకు జరిమానా విధించవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఉన్న పాత చర్యను తీసుకోవడం వలన చర్యలో ఎటువంటి చక్రం ఉండకూడదు అనే స్థిరాంకాన్ని ఉల్లంఘించవచ్చు ఇది అన్ని బహిరంగ లక్ష్యం మరియు ఇది త్రెట్ తప్పనిసరిగా మరియు అల్గోరిథం తప్పనిసరిగా లక్ష్యాలు ఈ లోపాన్ని ఎంచుకునే ఈ చక్రం రెండు వంటి ప్రారంభ ప్రణాళిక ఆ రెండు ఓపెన్ గోల్లను ఎలా పరిష్కరిణిని ఎంచుకుంటుంది ఆ రెండు లోపాలను మనం పరిష్కరిస్తాము ఎవరు కొత్త చర్యను జోడించాలి మరియు చర్యలో లోపాలు ఏవీ మిగిలిపోయే వరకు దీన్ని కొనసాగించండి కాబట్టి ఇది తక్కువ ఇది లోపం ఒకటి అండర్లైన్ మరియు చక్రం కలిగి ఉంటే అది పరిష్కరించబడుతుంది అయితే ఈ చర్యలకు వాటి స్వంత అవసరాలు ఉన్నాయి స్టాక్ BC కి Bని పట్టుకోవడం అవసరం దానికి clear అవసరం లేదు అంటే అది అంతే మరియు అది BC నుండి ఒక ఎంప్టీని ఉత్పత్తి చేస్తుంది మరియు స్పష్టమైన Bని ఉత్పత్తి చేస్తుంది clear అనేది B నుండి C వరకు స్టాక్ యొక్క ప్రభావం అని అనుకుందాం అంటే ఒకటి అన్స్టాక్ అంటే మీరు ఏదో ఒకదాని నుండి B స్టాక్లో ఉంటే B మీ ఇకపై స్పష్టంగా ఉంటుంది మీరు దానిని పట్టుకున్నప్పుడు B స్పష్టంగా ఉండదు అది అంచనా వేసినప్పుడు మాత్రమే స్పష్టంగా ఉంటుంది అదేవిధంగా దీనికి స్పష్టమైన B హోల్డింగ్ A అవసరం మరియు ఇది ఆర్మ్ ని ఎంప్టీగా ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్పష్టమైన Aని ఉత్పత్తి చేస్తుంది మనం కొత్త చర్యను జోడించిన ప్రతిసారీ ప్రతిదీ A అనేది బహిరంగ లక్ష్యం అన్నీ B షరతులు బహిరంగ లక్ష్యం అయితే తప్పనిసరిగా మనం లోపాన్ని వెతుకుతాము మరియు దానిని పరిష్కరించడం తప్పనిసరి ఈ లోపం clear కోసం మనం వెతుకుతున్నాము మరియు ఈ చర్య స్పష్టమైన Bని ఉత్పత్తి చేస్తోందని మీరు చెప్పండి నా దగ్గర ఇప్పటికే ఉన్న చర్య ఉంది ఇది స్పష్టమైన Bని సరఫరా చేస్తుంది నా వద్ద ఆర్డర్ లింక్ ఉంది నేను ఈ చర్య లేదా ఇది అని చెప్పాను స్పష్టమైన B దీని ద్వారా వినియోగించబడుతుంది నేను వారి లింక్లో ఉన్న యానోడ్ ఆర్డర్ లింక్ఈ చర్య జరిగిన చర్యల మధ్య ఉంటుంది ముందుగా ఈ clearని ఉత్పత్తి చేసే Cపై Bని తప్పనిసరిగా పేర్చాలి ఆపై నేను Aని B తెలిసిన ABC కి పేర్చినప్పుడు మనం క్లియర్గా వినియోగిస్తాము మీరు స్లో లాజికల్ని కొంత కోణంలో చూడగలరు మీరు ముందుగా Bని C నుండి మరియు Aని B నుండి కనీసం ఆరు ఈ భాగంలో సరిగ్గా చేయడం తప్పని గమనించవచ్చు ఇప్పుడు ఈ ఒకటి వద్ద ఇది ఒక చర్య మనం ఫైన్ చేయగల చర్య A హోల్డింగ్ని అన్స్టాక్ చేయడం మనం చేసే A చర్య తీయవచ్చు మరియు దీని కోసం కూడా మనం జరిమానా విధించవచ్చు ఇది ఇక్కడ ఉంది B పికప్ సంరక్షణను ఎంచుకోవడం మనం ఈ క్రమంలో దీన్ని చేస్తున్నాము పికప్ ఆర్మ్ ఎంప్టీ గా లేదు వంటి ఇతర వస్తువులను కూడా ఉత్పత్తి చేస్తాము ఆ అర్థంలో కొంచెం తొలగించు ఒక ఎంప్టీని ఒక ప్రిడికేట్ వలె ఆర్మ్ ఎంప్టీ గా ఉండాలి క్లియర్ A కావాలి దానికి స్పష్టమైన B అవసరం అని గమనించి ఇక్కడ క్లియర్ B గోల్ని తెరవండి మరియు C కి ఆ యాక్షన్ స్టాక్ B ద్వారా నేను సరఫరా చేస్తాను కానీ మనం దానిని ఎంచుకోలేము ఎందుకంటే ఇది ఇంతకు ముందు జరుగుతుందని మనం చెప్పవలసి ఉంటుంది మరియు మీరు ఇప్పటికే దీన్ని సెటప్ చేసారు ఒక రకమైన లక్ష్యం ఏమిటంటే మీరు క్యాజువల్ లింక్ని జోడించిన క్షణం ఇది మనం జోడించబడతాము పికప్ B హోల్డింగ్ B ని ఉత్పత్తి చేస్తుంది ఇది C కి స్టాక్ B ద్వారా వినియోగించబడుతుంది మనం ఈ లింక్ని జోడించిన వెంటనే ఆర్డరింగ్ లింక్ను తప్పనిసరిగా జోడించాము మీరు ఆర్డరింగ్ లింక్ని జోడించిన తర్వాత ఈ ఎంపిక ఈ ఎంపికలో మనం ఆర్డరింగ్ లింక్ను జోడించలేము మనం దీన్ని తప్పనిసరిగా ఎంచుకోలేము మనం దీనిని బహిరంగ లక్ష్యంగా ఎంచుకున్నామని చెప్పండి మరియు A నుండి x ని అన్స్టాక్ చేయండి మరియు అది స్పష్టం చేస్తుంది ఈ చర్య యొక్క ప్రభావంగా మారింది మరియు ఇది xని మరియు మరొక వస్తువులను పట్టుకోవడం మరియు A పై xని అన్స్టాక్ చేయడం కూడా Aలో x అవసరం ఈ ప్రారంభ చర్య CAపై ప్రభావం చూపుతుంది మరియు మనం దీన్ని ఇలా ఉత్పత్తి చేయవచ్చు మీరు xC అని చెబితే మనం ఈ సాధారణ లింక్ని ఇక్కడ ఏర్పాటు చేయవచ్చు ఇది ఇక్కడ డ్రా చేయని వాటి గురించి జాగ్రత్త తీసుకోబడుతుంది దీని కోసం C షరతు CAపై ఉంది ఇది A0 ద్వారా ఉత్పత్తి అవుతుంది మరొక C పరిస్థితి ఆర్మ్ ఎంప్టీగా ఉంది దీని ద్వారా కూడా ఉత్పత్తి అవుతుంది మరియు మూడవది ఒక షరతు స్పష్టంగా ఉంటుంది ఇది ఎవరైనా తప్పనిసరిగా ఉండాలిఇది మనం క్లియర్ C మరియు పరిష్కరిస్తుంది C షరతులు మన C ని విడదీయడానికి అవసరం ఇది ప్రారంభ స్థితిలో C నిజమని ప్రారంభ స్థితిలో CA నిజమైనదని స్పష్టంగా తెలుస్తుంది మరియు ఆర్మ్ ఎంప్టీ అనేది ప్రారంభ స్థితిలో నిజం మరియు అవి దీని కోసం ఉత్పత్తి చేయబడతాయి కాబట్టి మనం ఈ మూడు సాధారణ లింక్లను ఏర్పాటు చేస్తాము ఇది తప్పనిసరిగా చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ సాధారణ లింక్ను పరిశీలిస్తే A0ని ఉత్పత్తి చేస్తుందో లేదో చూడవచ్చు ఇది A నుండి అన్స్టాక్ C ద్వారా వినియోగించబడుతోంది ఇక్కడ ఈ చర్య పికప్ B ద్వారా త్రెట్ ఆర్మ్గా ఉంది ఎందుకంటే పికప్ B అయితే మనం ఎప్పుడు సెట్ చేయలేదు పికప్ B ఎల్లప్పుడూ సెట్ చేయబడి ఉంటుంది అంటే A0 జరుగుతుంది అప్పుడు మనం A నుండి కొంత స్టాక్ C జరుగుతుంది A తీయండి ఇది వెంటనే జరగదు మరియు మీరు A నుండి Cని అన్స్టాక్ చేసిన తర్వాత మనం C ని కలిగి ఉన్నాము మరియు అది ఏదైనా ఆర్మ్ ఎంప్టీ మార్క్ చేయగా మరియు C ని పట్టుకుని ఉంటుంది దీనర్థం మనం స్పష్టంగా A నుండి C అన్స్టాక్ చేయలేము దాని తర్వాత పిక్ అప్ A ఎందుకంటే పికప్ A కూడా ఎంప్టీగా ఉండాలి కానీ మా ప్రణాళిక మాత్రమే ఇది జరగాలి అని మాత్రమే సెట్ చేయబడింది మరియు మరేదీ మనం సెట్ చేయబడలేదు దీని మధ్య ఎటువంటి చర్య ఖచ్చితంగా జరగదు అది తప్పనిసరిగా చేయవచ్చని చూస్తాము ఒక పంక్తి మాత్రమే సెట్ చేయబడింది మీరు A నుండి Cని అన్స్టాక్ చేస్తారు మరియు అక్కడ ఏదో ఒక సమయంలో మీరు A నుండి B నుండి స్టాక్ని ఎంచుకుంటారు కానీ మీరు ఒక నుండి B కు కొంత సమయం పేర్చడానికి ముందు మీరు B ను C కు స్టాక్ చేసే ముందు మరియు మీరు B ను C నుండి స్టాక్ చేసే ముందు మీరు తప్పనిసరిగా B ని ఎంచుకోవాలి తద్వారా మన దగ్గర చాలా అవసరం కానీ ఇప్పుడు మనకు ఒక త్రెట్ ఉందిఇది ఒక త్రెట్గా ఉంది ఇక్కడ ఈ సాధారణ లింక్కు భంగం కలిగించే ప్రమాదం ఉంది మాకు ఈ మూడు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి విభజన సాధ్యం కాదు ఎందుకంటే వేరియబుల్స్ సురక్షితంగా లేవు ప్రమోషన్ సాధ్యం కాదు ఎందుకంటే A0 అనేది మొదటి చర్య ఇది ఎల్లప్పుడూ మొదటి చర్య మరియు A0 కంటే ముందు ఏమీ జరగదు డిమోషన్ మాత్రమే మిగిలి ఉంది అంటే దీని తర్వాత ఇది తప్పక జరుగుతుందని మనం చెబుతాము దీని అర్థం మనం సాధారణం మరియు దీనికి మధ్య ఒక ఆర్డర్ లింక్ను పరిచయం చేస్తున్నాము అలాంటప్పుడు మనం ఈ సమస్యల్లో ఒకదానిని పరిష్కరిస్తాము అని చెప్పనివ్వండి వారు ఈ ఆర్మ్ ని ఎంప్టీగా చూసేందుకు అనుమతిస్తారు మరియు మనం దీన్ని దానిపైకి నెట్టబడ్డాము మనం దీన్ని చర్యలో ప్రారంభానికి కనెక్ట్ చేయలేము మనం తప్పనిసరిగా కొన్ని యాక్షన్ కాల్లను ఉత్పత్తి చేయాలి దీని ద్వారా ఉంచబడిందిy ని పట్టుకోవడం అవసరం మరియు ఈ ఓపెన్ గోల్ ద్వారా C ని పట్టుకోవడం ద్వారా y నుండి C వరకు ఉంటుంది మనం ఇప్పటివరకు చేసిన చర్యలు ఏమిటి మనం పికప్ A నుండి యాక్షన్ అన్స్టాక్ C అంటే ఏమిటి కాబట్టి ఇది C అవుతుంది ఇక్కడ C అనేది ఏదో విధంగా ఉంటుంది మనకు అవసరమైన మొత్తం ఆరు చర్యలు ఉంటే 1 2 3 4 5 6 మరియు నేను సెటప్ చేస్తాను ఇది చిన్న ఎక్సర్సిస్ మీరు ఇప్పుడు చూడడానికి మీరు త్రెట్లను తొలగించడానికి స్థిరంగా ఆర్డర్ చేయడం ద్వారా దీనిలోని అన్ని లోపాలను పరిష్కరించవచ్చు అన్నీ కనెక్ట్ అవుతాయి ఉదాహరణకు మనం దీన్ని దీనికి కనెక్ట్ చేయవచ్చు అంటే ఇది ఆ తర్వాత జరగాలి మనం C చేయగలిగిన మొదటి చర్య A నుండి Cని అన్స్టాక్ చేయడం మరియు ఆ తర్వాత కొంత సమయం తర్వాత మీరు తప్పనిసరిగా A తీయవలసి ఉంటుంది మరియు కొంత సమయం తర్వాత మీరు తప్పనిసరిగా Cని ఉంచాలి ఆ తర్వాత ఇది జరుగుతుందని మాకు తెలియదు C పుట్డౌన్ తర్వాత మనం తప్పనిసరిగా A నుండి Bని పికప్ చేయాలని మాకు తెలుసు B పికప్ B తర్వాత మనం BCని స్టాక్ చేసాము స్టాక్ BC తర్వాత కొంత సమయం వరకు మనకు స్టాక్ AB ఉంది అది సరైన ప్రణాళికలో లేదు ఎందుకంటే మీరు C చేయగలిగినంత వరకు మీరు చేయగలరు ఇది యాక్షన్ స్టాక్ BC మరియు ABని వెంటనే పేర్చడం దీనికి ఒక ప్రీ కండిషన్ అవసరం ఇది దీని ద్వారా నాశనం చేయబడుతుంది ఇది A ని పట్టుకోవాలి దీనికి హోల్డింగ్ A అవసరమని మరియు దీని ద్వారా అందించబడిందని మీరు చూడవచ్చు ఇది ఒక ముందస్తు షరతు భిన్నం యొక్క శ్రేణిని గుర్తించడానికి మీరు B స్టాక్ Bని Cకి ఎంచుకున్నప్పుడు మీరు Cని ఉంచినప్పుడు A నుండి Cని అన్స్టాక్ చేస్తారు మరియు ఇది జోడించబడాలి ఈ పికప్ మనం BC స్టాక్ తర్వాత జరగాలి అది ఎందుకు జరుగుతుంది నేను చిన్నగా రుణపడి ఉంటాను ఎందుకంటే ఇది జరుగుతుంది ఎందుకంటే కొన్ని లోపాన్ని పరిష్కరించాలి మరియు లోపం ఉదాహరణకు ఉండవచ్చుఆ ఆర్మ్ ఎంప్టీగా ఉంటుంది మీరు పికప్ A మరియు స్టాక్ B కోసం అవసరం వంటిది C ఉత్పత్తి ఆర్మ్ ఎంప్టీ గా ఉంటుంది కాబట్టి మనం దానితో స్టాక్ను సరిచేస్తాము చివరికి ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడికి వెళ్లడానికి ఒక ఆర్డర్ ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్లినప్పుడు క్షమించండి మరియు మనం ఈ ప్రత్యేక ఉదాహరణలో మునుపటి ప్రణాళికను ఆశిస్తున్నాము ఎందుకంటే మనం ఒక చేయితో వ్యవహరించే వాస్తవం మరియు మీరు ఇతర రకాల డొమైన్లకు విరుద్ధంగా ఆ సమయంలో ఒక పనిని మాత్రమే చేయగలరు ఉదాహరణకు మనం ఇంతకు ముందు చర్చించిన ఈ షూ టై డొమైన్ని వదిలివేయడం అనేది ఎడమవైపు ఉన్న షూ యొక్క జీవిత హక్కులు అనేవి తుది ప్లాన్లో తప్పనిసరిగా మీ ఆర్డర్ను వదిలివేయలేకపోవచ్చు మీరు మొదట రెండు సాక్స్లు మరియు ఆ తర్వాత మీరు రెండు బూట్లు అని పార్లర్ ఆర్డర్ ఉంటుంది ఆపై మీరు తప్పనిసరిగా పూర్తి చేసారు ఆపై మీరు తప్పనిసరిగా ఏ క్రమంలోనైనా వాటి మధ్య చేయవచ్చు పాక్షిక క్రమం యొక్క ఏదైనా లీనియరైజేషన్ లేదా పాక్షిక క్రమం నుండి టోపోలాజికల్ నుండి ఏదైనా ఒక చెల్లుబాటు అయ్యే ప్లాన్ అయి ఉండాలి ఇది అసలైన షరతుతో ప్రారంభించబడింది కానీ అన్ని లీనియరైజేషన్ను తనిఖీ చేయాల్సిన సెట్లో మనం దీన్ని కూడా మార్చాము ఇది లోపాలను తెలుసుకోవాలి మరియు నిర్వచించిన లోపం ఏమిటంటే అవి బహిరంగ లక్ష్యాలను తెలుసుకోవాలి ప్రతి బహిరంగ లక్ష్యం లేదా ప్రతి లక్ష్యంప్రతి ఉప లక్ష్యం తప్పనిసరిగా సహాయక సాధారణ లింక్ని కలిగి ఉండాలి మరియు అవి తప్పనిసరిగా ఎటువంటి త్రెట్ కాకూడదు సాధారణం లింక్ను వివాదాస్పదం చేయడానికి ఎటువంటి చర్య త్రెట్గా ఉండకూడదు మరియు ఆ షరతు సంతృప్తికరంగా ఉన్నందున మనం ఉత్పత్తి చేసే ప్లాన్ విలువైన ప్లాన్గా ఉంటుంది ఈ సందర్భంలో ఇది లీనియర్ ప్లాన్గా పరిగణించబడుతుంది ఇది మీరు తప్పనిసరిగా సరైన ప్రణాళిక కూడా కొన్ని సరైన చర్యలు మరియు సరైన విషయాలను ఎంచుకున్నందున వారు ఇక్కడ కొంత హక్కును కలిగి ఉన్నారని మనం బహుశా గమనించవచ్చు కొంత దూరంగా ఉంచితే దీని కోసం సరైన విషయాలను ఎంచుకున్నారు చర్యలో ఎంపికపై లోపాన్ని ఎంచుకోండి ఈ సమయంలో మనం B తీయాలనుకుంటున్న ఒక సుష్ట పరిస్థితిని గమనించండి మనం Aని ఎంచుకోవాలనుకుంటున్నాము మరియు నేను పికప్ Aని ఎంచుకుంటాను అది పికప్ Bని ఎంచుకుంటే ప్లాన్కి మాకు అనుమతినిస్తుంది సరైన ప్రణాళికను ఉత్పత్తి చేస్తాము మనం సుదీర్ఘ ప్రణాళికను ఉత్పత్తి చేస్తాము ఎందుకంటే మీరు పికప్ Bని దీని తర్వాత చర్యగా చేయబోతున్నట్లయితే మీరు దానిని మళ్లీ అణిచివేయవలసి ఉంటుంది ఆపై పికప్ C దానిని అణిచివేసి ఆపై Aను తీయండి అయితే వెలికితీత తప్పనిసరిగా ఉంచబడుతుంది కాబట్టి ఇది ప్లాన్ల స్పేస్ ప్లానింగ్ యొక్క ప్రాథమిక ఆలోచన ఇది అల్గారిథమ్లు వైవిధ్యం ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా కలిగి ఉండే అల్గారిథమ్లు కొంతమంది వ్యక్తులు మాత్రమే పరిష్కరిస్తారు మరియు కీప్ మార్గంలో త్రెట్లను ఆర్డరింగ్ చేయడం బహిరంగ లక్ష్యాలలో ఉంది ఇది మరింత ఉత్పత్తి చేసే అల్గారిథమ్లు మరియు మీరు సరైన వైవిధ్యాలను ఉపయోగించుకోవచ్చు దీన్ని మీరు తప్పనిసరిగా కొన్ని హ్యూరిస్టిక్లలో ఉంచవచ్చు నేను సమయం 4214 చూడండి దానితో ముగించాలనుకుంటున్నాను మరియు మీరు ఇక్కడ ఏమి జరుగుతుందో గమనించినట్లయితే ఈ భావన ఏది మనం తప్పనిసరిగా చివరి నుండి అటువంటి పరిష్కార లక్ష్యాలను ప్రారంభించాము ఎందుకంటే xy దీని కోసం బహిరంగ లక్ష్యాలు మరింత బహిరంగ లక్ష్యాలను ఉత్పత్తి చేస్తాయి మరియు మనం ఈ వెనుకబడిన లాజిక్ యొక్క రుచిని కలిగి ఉన్నాము మరియు అది మనం గ్రౌండ్ లెవల్గా పని చేస్తున్నందున మనం డూమైన్లో వర్తించే చర్యలను మాత్రమే పరిశీలిస్తున్నాము అయితే మీకు తెలిసినట్లయితే ఇక్కడ నుండి ఢిల్లీకి వెళ్లండి ఇప్పుడు అది గ్రౌండ్ లెవెల్ యాక్షన్ కాదు గ్రౌండ్ లెవెల్ యాక్షన్లో మీరు ఇక్కడ నుండి స్టేషన్కి వెళ్లే అనేక ఇతర దశలు ఉంటాయి మీరు ఇవన్నీ చెట్టుపైకి వెళతారు మీరు ఊహాజనిత చర్యల భావనను కలిగి ఉన్నట్లయితే చర్య అంటే చిన్న చర్యలకు విచ్ఛిన్నం చేయగల చర్య అప్పుడు మనం ఉన్నత స్థాయి ప్రణాళిక గురించి మాట్లాడవచ్చు మరియు దానిని దిగువ స్థాయి ప్రణాళికలో మెరుగుపరచడం గురించి మాట్లాడవచ్చు ఆపై మనం ఇంతకు ముందు మాట్లాడిన ఈ వ్యూహం విశ్లేషణను ముగించింది సైమన్ ఎ న్యూవెల్లో సభ్యుడు అయితే గత శతాబ్దంలో 60వ దశకంలో ప్రతిపాదించిన మరొక మొదటి వ్యూహం విశ్లేషణ వ్యూహం సమస్య పరిష్కారం ఇది మానవులు సమస్యను పరిష్కరించే ఆలోచనా విధానంపై ఆధారపడింది మరియు వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఏమిటంటే ఒక విశ్లేషణ అంటే మనకు లోపాలు ఉన్నట్లే మరియు మనకు లోపాలను పరిష్కరిస్తుంది మరింత సాధారణ ఆలోచన ఏమిటంటే మీకు భిన్నమైనది మరియు మీకు రక్షణ కోసం పరిష్కారాలు ఉన్నాయి తేడాలు అంటే ఏమిటి ఈ ట్రావెల్ లో చాలా విభిన్నమైనవి ఉన్నాయని నేను ఇక్కడ నుండి డెరాడూన్కి వెళ్లాలనే నా ప్లాన్ని చెబుతాను ఒకటి అత్యధిక వ్యత్యాసం ఏమిటంటే నేను ఇక్కడ ఉన్నాను నేను డెరదున్లో లేను కాబట్టి అర్థంలో అది లోపం లాంటిది కానీ దానిని దిగువ స్థాయి చర్యలలో ఉండిపోండి ఆపై నేను ఈ దశలు అవసరమని మీకు తెలుసని నేను నిర్ణయించుకున్నాను నేను ఇక్కడ నుండి అన్నింటికి వెళ్లాలి నేను ఇక్కడ నుండి గేట్ వరకు వెళ్లి స్టేషన్కు గేట్ చేసి రైలుకు వెళ్లి ఢిల్లీకి వెళతాను నేను దానిని గుర్తించగలిగితే మరియు గుర్తించగలిగితే ఇవి నేను మరియు అది పరిష్కరించడం అనే తేడా ఒక తేడా ఏమిటంటే నేను చెన్నైలో ఉన్నాను డెహ్రాడూన్లో కాదు మరియు నా వద్ద ఉన్న అతి పెద్ద వ్యత్యాసం ఏమిటంటే నాకు తేడా ఆపరేటర్ టేబుల్ ఉంది ఇది దూరం 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే మీరు రైలు లేదా విమానంలో వెళ్లాలి దూరం 100 మరియు 500 మధ్య ఉంటే మీరు బస్సులో ప్రయాణించవచ్చు లేదా అలాంటిదేదో మాకు ఆపరేటర్ వ్యత్యాసం స్థిరంగా ఉంటుంది ఆపై సాధనాలు మరియు విశ్లేషణల గురించి కీలకమైన విషయం ఏమిటంటే మీకు తేడా ఉంటే మరియు మీరు ఆపరేటర్లైతే మీరు ముందుగా అతిపెద్ద తేడాలను ఎంచుకోవాలి అతి పెద్ద తేడా ఏమిటంటే నేను చెన్నైలో ఉన్నాను నేను ఢిల్లీలో లేను మరియు ఒకసారి ఆ విభేదాలను పరిష్కరించుకోవాలని ఒకసారి చెప్పాను ముందుగా నేను ఎంపిక చేసే చర్య లేదా దాని కోసం ప్రణాళిక చేస్తాను చెన్నై సెంట్రల్ నుండి ఢిల్లీకి రైలును తీసుకువెళుతున్నామని చెప్పుకుందాం ఆపై నాకు చిన్న తేడా ఉంది ఇక్కడ స్టేషన్లో కాదు ఒక తేడా ఉంటే నేను ఢిల్లీ స్టేషన్ చేస్తాను కానీ నేను లేను నేను బస్ స్టేషన్లో లేనందున వెంటనే అక్కడికి బస్సులో వెళుతున్నాను మీరు అధిక వ్యత్యాసాన్ని ముందుగా మరియు తక్కువ వ్యత్యాసాన్ని తర్వాత అని సంబోధిస్తారు కాబట్టి వ్యత్యాసాలు చివరలు మరియు ఆపరేటర్లు తప్పనిసరిగా చౌకైన బస్ ఎండ్లకు సాధనాలు మరియు విశ్లేషణ వద్ద అర్థం మీరు డూమైన్ని విశ్లేషించాలి మరియు పెద్ద ముఖ్యమైన విషయాలను ముందుగా ఒకదానికొకటి తగ్గించి ఆపై తక్కువ ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా చూడండి దీనికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ సమయం చూడండి 4618 ఈ పర్యటనలు మనకు తెలిసి ఉండాలి కాబట్టి మీరు లొకేషన్ A నుండి లొకేషన్ Cకి ఐదు దూరాన్ని తరలించాలనుకుంటే ఐదు తేడాలు ఉన్నాయి ఆ చిన్నదానిలో ఇది C సెకండ్లో చిన్నది అని చూడండి ఇది A వద్ద Cలో కాదు మీరు ఐదు వద్ద ఉన్నారు మరియు మనం ఇప్పుడు చేయగలిగితే ఈ తేడాను ఆర్డర్ చేయండి ఈ తేడాను ఆర్డర్ చేయండి డిస్ట్ ఎంత పెద్దదో అంత తేడా అని చెప్పండి మరియు విశ్లేషణ వ్యూహం చెప్పేదేమిటంటే మొదట అతిపెద్ద డిస్క్ను డెఫినిషన్కి తరలించేది ఏమిటంటే మరొకదాన్ని తప్పనిసరిగా తరలించడం గురించి చాలా మంది చెబుతారు ఆపై మీకు తెలిసిన సమయం 4656 చూడండి అల్గారిథమ్లు స్వయంచాలకంగా బయటకు వస్తాయని మీరు n B వాటిని తరలించి ఈ అతిపెద్ద దానిని Cకి తప్పనిసరిగా తరలించాలి అవన్నీ నిర్దిష్ట సందర్భాలుగా పరిగణించబడతాయి మరియు ఇది మానవ సమస్య పరిష్కారం కోసం వారి పుస్తకంలో చాలా కాలం పాటు పోరాడాలని ప్రతిపాదించబడింది మనం ఇప్పటివరకు ప్లానింగ్లో చూసిన ఈ అల్గోరిథంలన్నీ చూసాము ఇవి ఒక కోణంలో పురాతనమైనవి ఇవన్నీ గత శతాబ్దంలో ఎప్పుడో అభివృద్ధి చెందినవి ఏది ఏమైనప్పటికీ ఈ అల్గారిథమ్లను సరిచేయడానికి ప్రయత్నిస్తుందని ఇది పేర్కొంది సమస్య చాలా కష్టమైన సభ్యునిది మనం స్ప్లిట్ డొమైన్ని కూడా సరళమైన ప్లానింగ్ డొమైన్లో పీస్ స్పేస్ పూర్తి అని చెప్పాము మనం సాధారణ డొమైన్లలో కూడా ఐదు నుండి పది వరకు పొడవు ఉండే ప్లాన్లను మాత్రమే కనుగొనగలము మీరు ఐదు దశల పొడవు పది దశల పరిష్కారాల సమస్య అయితే వాటిని పరిష్కరించడానికి మనం అల్గారిథమ్లను ఉపయోగించవచ్చు తర్వాత 1995లో కొత్త ఆలోచనతో మరియు ఈ మొత్తం విషయాన్ని చాలా భిన్నమైన రీతిలో చూసే అల్గారిథమ్లతో పరిశోధనలు జరిగాయి అల్గారిథమ్స్ గ్రాఫ్ ప్లాన్లో ఆ సమయంలో చాలా కాలం పాటు వచ్చిన వైవిధ్యం ఉంది ఇది ప్లాన్ల పొడవును పెంచుతుందిఇది తప్పనిసరిగా అయస్కాంతం యొక్క క్రమం ద్వారా కనుగొనబడుతుంది దీనర్థం మనం ఈ అల్గారిథమ్లు స్టాక్ ప్లానింగ్లో పది పొడవు ప్లాన్లను కనుగొనగలము లేదా ఈ అల్గారిథమ్లలో ఏదైనా ఈ కొత్త అల్గారిథమ్లను ఉపయోగించి తప్పనిసరిగా వంద పొడవు గల ప్లాన్లను కనుగొనగలము వాస్తవానికి ఈ కోర్సులో ఆ అల్గారిథమ్లను వివరంగా అధ్యయనం చేయడానికి మాకు సమయం ఉండదు కానీ తరువాతి తరగతిలో నేను ఈ అల్గారిథమ్ల గ్రాఫ్ ప్లాన్ యొక్క గేమ్లను ఇస్తాను ఇది తప్పనిసరిగా ప్రణాళికా ప్రపంచంలో ఒక ల్యాండ్మార్క్ అల్గారిథమ్ల రకం మరియు ఈ కోర్సులో ప్రణాళికతో ముగుస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఆపివేస్తాను విద్యార్థి ఇది A కంటే ముందు A1 A1 కంటే ముందు A2 జరగాలని చూపిస్తుంది ఇక్కడ ప్రమోట్ చేయడం వలన A అనేది A1కి ముందు జరగాలి అది పొడవులో భాగం కాదు క్షమించండి విద్యార్థి ఇక్కడ పట్టుకోవడం నిడివిలో భాగం కాదు ఇక్కడ మనం A నుండి Bని C పై స్టాకింగ్ చేసిన తర్వాత A నుండి తీయబోతున్నాము అప్పుడు మీరు ఈ Aను హోల్డింగ్ కలిగి ఉన్నారు ఇది ఒక చర్య కాదు ఇది ఒక చర్య కోసం నేను దానిపై ఒక వృత్తాన్ని గీసాను ఆ తర్వాత A నుండి B వరకు ఒక స్టాక్ను ఎంచుకున్న తర్వాత అది ప్లాన్లో చివరి దశ మనం ఇక్కడ ఆగిపోతాము